కాబట్టి సెల్ కల్చర్పై ఉపన్యాస శ్రేణికి తిరిగి స్వాగతం మేము 3వ వారంలో ఉన్నాము మరియు మేము మా మొదటి తరగతిని పూర్తి చేసాము మేము రెండవ తరగతికి వెళ్తున్నాము గత తరగతిలో మీరు గుర్తుంచుకుంటే మేము మైక్రోస్కోపీ గురించి మాట్లాడాము మేము నిటారుగా అలాగే విలోమ వ్యవస్థ యొక్క సవాళ్ల గురించి లేదా ఆవశ్యకత గురించి మాట్లాడాము మరియు చివరికి నేను మీకు సంఖ్యా ద్వారం గురించి చెప్పాను ఇది లెన్స్పై వ్రాయబడే విషయం కాబట్టి మీరు ఆబ్జెక్టివ్లో చూస్తే మీరు ఇలాంటిదే లేదా ఇలాంటి లక్ష్యం ఉంటే లేదా మీరు చేయగలిగితే మరియు మీరు లక్ష్యానికి సరిపోయే చోట ఇది చూస్తారు మీకు అక్కడ కత్తిరించిన అన్ని తోటలు ఉన్నాయి లేదా మీరు పై నుండి ఇలాంటివి చూస్తే లేదా మీరు దీన్ని ఇలా చూస్తున్నారు ఇలా ఉంటుంది కాబట్టి మనలో చాలా మంది ఇక్కడ కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి మరియు మీరు దాని కోసం మాత్రమే 40 x లేదా 10 a x అని వ్రాస్తారు లేదా మీకు 20 a x అని కూడా తెలుసు కానీ అది మీరు n లాగా చాలా చిన్నగా వ్రాసినదాన్ని చూస్తారు ఇది తప్పనిసరిగా చిన్నది n ఇది తప్పనిసరిగా న్యూమరికల్ అపేరేచర్ అని పిలువబడుతుంది దాన్ని న్యూమరికల్ అపేరేచర్ అంటారు ఈ సంఖ్యా ద్వారం గాజు ద్వారా లేదా ప్లాస్టిక్ లేదా ఈ సమయంలో భౌతిక శాస్త్రానికి చేరుకోని మరేదైనా ఇతర పదార్థాల ద్వారా వీక్షించడానికి ఈ లక్ష్యం బాగా సరిపోతుందో లేదో మీకు తెలియజేస్తుంది ఎందుకంటే ఇది దాని v లో ఉండదు అయితే మీలో ఆసక్తి ఉన్నవారు మీరు తెరిచి ఆ సంఖ్యా ద్వారం ఎలా ఉందో తనిఖీ చేయవచ్చు ఎందుకంటే ఇది లక్ష్యం లోపల లెన్స్ యొక్క ఆస్తి అయితే మరియు ఇది ప్రతిసారీ పెద్ద జాయింట్ మైక్రోస్కోప్ విక్రేతలు దాని గురించి మీకు చెప్పరు అని నా అనుభవం వారు తమ వస్తువులను నెట్టాలని కోరుకున్నారు కాబట్టి దీనిపై చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు జీస్ నికాన్ ఐలాంథస్ గురించి మాట్లాడినా ఆ అగ్రశ్రేణి కంపెనీల్లో ఈ లక్ష్యాలన్నీ వ్యక్తిగత లక్ష్యం కోసం అదృష్టాన్ని వసూలు చేస్తాయి ప్రతిదీ ఒక లక్ష లేదా మరేదైనా చెప్పగల పరిధిలో ఎక్కడో ఉంది వ్యక్తిగత లక్ష్యంతో నేను మైక్రోస్కోప్ గురించి మాట్లాడటం లేదు మైక్రోస్కోప్ బడ్జెట్ స్టాండర్డ్ గుడ్ క్వాలిటీ మైక్రోస్కోప్ మధ్య ఎక్కడికైనా వెళ్తుంది మనం ఎక్కడైనా మాట్లాడితే 15 నుండి 30 లక్షలు అని మీకు తెలుసు ఇది మంచి క్వాలిటీ మైక్రోస్కోప్ గురించి మాట్లాడే బడ్జెట్ అని నా ఉద్దేశ్యం తప్ప మీరు కొన్ని చౌక వెర్షన్లను పొందవచ్చు ఉత్తమమైనది కాదు కానీ మీరు వారితో 5 లక్షల పరిధిలో పని చేయవచ్చు అయితే మీరు మైక్రోస్కోప్ కోసం ప్లాన్ చేయవలసి వచ్చినప్పుడల్లా మేము నిజంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి 5 లక్షలలో ఇది మీరు అడిగినట్లు మరియు మీరు పొందినట్లు కాదు కాబట్టి మీరు నిజంగా ఈ విషయం ఎలా ఉండాలనుకుంటున్నారో మేము చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మీరు దానితో మాస్ అప్ లేదు మీరు రెండు రకాల నమూనాలను కలిగి ఉన్నట్లయితే ఉదాహరణకు మీరు ప్లాస్టిక్ నమూనాను కలిగి ఉంటే అది ప్లాస్టిక్ గురించి మాట్లాడటానికి మీకు తెలుసు మరియు మీకు గాజు పాత్ర ఉంటే మీరు వేర్వేరు సంఖ్యా ద్వారంతో రెండు విభిన్న రకాల లక్ష్యాలను కలిగి ఉండవలసి ఉంటుంది సూక్ష్మదర్శినిని చూడండి అది ప్రారంభమైనది కాదు కానీ మీరు వేర్వేరు లక్ష్యాలను కలిగి ఉండాలి ఇప్పుడు మైక్రోస్కోపీ గురించి మూడో విషయం ఉందనుకోండి మీరు పని చేస్తుంటే ప్రత్యేకంగా అనేక ల్యాబ్లు కూర్చుని ఉన్నాయి మెటలర్జికల్ శాంపిల్పై పనిచేసే కొన్ని ల్యాబ్లు ఉన్నాయని మీకు తెలుసా సెల్ సంబంధిత అధ్యయనం కోసం లేదా కొంతమంది పని చేస్తారు వాటి కోసం ఎలక్ట్రోడ్ల పైన సెల్ యొక్క ఎలక్ట్రోడ్ల ఏకీకరణ లేదా అవి మీకు తెలిసిన మైక్రో ఎలక్ట్రోడ్ శ్రేణులు మరియు ఫీల్డ్పై పని చేయవచ్చు ఒకవేళ ట్రాన్సిస్టర్ చిప్లు అవి పూర్తిగా అపారదర్శక వ్యవస్థలు మీరు నిటారుగా ఉండే మరొక వెర్షన్ కోసం ఆఫ్ చేయవచ్చు ఇది మెటలర్జికల్ మైక్రోస్కోప్ అని మీరు అనుకోవచ్చు కానీ మళ్ళీ నేను వారి మెటలర్జికల్ మైక్రోస్కోప్ని అర్థం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ మీరు రెండు అంశాలను గ్రహించాలి ఇది అత్యవసరం మరియు ముఖ్యంగా నేను మీకు చెప్పినట్లు బడ్జెట్ గురించి మనం ఏమి మాట్లాడుతున్నామో చెప్పండి బడ్జెట్ స్థిరాంకాలు గురించి మేము ఎల్లప్పుడూ అక్కడే ఉంటాము కాబట్టి మీ అందుబాటులో ఉన్న బడ్జెట్లో మీరు మీ లాభాలను ప్లే చేస్తున్నారని మేము నిర్ధారించుకోవాలి అందుకే ఈ సమయానికి నేను దీన్ని సాధిస్తానని మీకు తెలిసినట్లుగా ఒక రోడ్మ్యాప్ను కలిగి ఉండనివ్వండి అని నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను ఈసారి కూడా సరైన రోడ్మ్యాప్ ఉంటే తప్ప మీరు కోరుకోని పరిణామాలపై మీరు పొరపాట్లు పడతారు ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 నుండి 6 స్వతంత్ర స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీని అభివృద్ధి చేసిన తర్వాత నేను నా ఆత్మ నుండి మాట్లాడుతున్నాను ల్యాబ్లో ఇంత ఎక్కువ నిధులు ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు కానీ చాలా ప్రారంభ దశల్లో నా ఉద్దేశ్యం ఇది ఉద్యోగం అని మీకు తెలుసు అని నాకు ఎవరూ చెప్పలేదు కాబట్టి దీన్ని పొందండి కానీ ఇక్కడ మీరు రోడ్బ్లాక్ను ఏమి ఎదుర్కోబోతున్నారో ఏమి చేయబోతున్నారో మీకు తెలుసు అని పరిగణించలేదు కాబట్టి దయచేసి విషయాలను చక్కగా ప్లాన్ చేసుకోండి మరియు ఒక సంవత్సరం తర్వాత నేను దీన్ని పొందుతాను రెండు సంవత్సరాల తర్వాత నేను దీన్ని పొందబోతున్నాను నేను మూడు సంవత్సరాల తర్వాత పొందబోతున్నాను అని మీకు తెలిసినట్లుగా మీకు మార్జిన్ ఉండాలి కాబట్టి మీకు 10 సంవత్సరాల పాటు లే అవుట్ ప్లాన్ ఉంటే మీరు వెళ్లడం మంచిది ఇప్పుడు మైక్రోస్కోప్తో మీకు సమాధానం కావాలా అనే మరో కోణం ఉంది కాబట్టి అక్కడ మీకు పువ్వులు మరియు సౌకర్యాన్ని జోడించడానికి సదుపాయం కావాలా లేదా మీకు పువ్వులు మరియు సౌకర్యాలు కావాలా ఎందుకంటే ఆధునిక రోజుల్లో చాలా వరకు జీవశాస్త్రం వివిధ రకాల యాంటీబాడీ సంయోగ మార్కర్లపై ఆధారపడి ఉంటుంది లేదా ప్రజలు నానో పార్టికల్స్ పువ్వులు మరియు నానోపార్టికల్స్ వివిధ రకాల సంయోగాలు వివిధ రకాల జ్యోతిష్యం ఈ గుర్తులను కలిగి ఉన్న వివిధ రకాల కాల్షియం బైండర్లు వివిధ రకాలైన వాటిని ఉపయోగిస్తారు వివిధ రకాల అయాన్ల కదలిక లేదా చలనం కాబట్టి నేను స్లయిడ్ బయాస్నెస్లో మీ బడ్జెట్ను అనుమతించినట్లయితే ఫ్లోరోసెన్స్కి వెళ్లమని మేము సిఫార్సు చేస్తాము కాబట్టి మరో మాటలో చెప్పాలంటే నిజంగా మంచి మైక్రోస్కోప్ను పొందండి ఇక్కడ మీరు ఫ్లోరోసెన్స్ యొక్క ఏకీకరణను కలిగి ఉంటారు మరలా ఫ్లోరోసెన్స్తో మేము ఆసక్తికరమైన విషయాన్ని చూస్తాము అన్ని తరంగదైర్ఘ్యాలు మీకు ఎక్కువగా లభిస్తాయి మీరు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఫ్లోరోస్ చేసే ఏదైనా దృశ్యమానం చేయగలరని మీకు తెలుసు కానీ మీరు చేయలేకపోవచ్చు ఆ లేజర్లు ఖరీదైనవి కాబట్టి నీలిరంగులో ఫ్లోరోస్ని కలిగి ఉండేదాన్ని దృశ్యమానం చేయడం కాబట్టి మళ్లీ ఇవి మీ వద్ద ఉన్న కొన్ని పాయింట్లు ఆ లేజర్ డయోడ్లను పరిగణనలోకి తీసుకోవడానికి ఎరుపు లేదా ఆకుపచ్చతో పోలిస్తే నీలం ఖరీదైనది లేదా మీరు చాలా దూరం కూడా వెళ్లవచ్చు కాబట్టి నాలుగు జోన్లు ఉన్నాయి మీరు దీన్ని ఇలా ఉంచితే మీ వద్ద ఉన్న UV బ్లూని ప్లే చేసుకోవచ్చు అది సులభం అవుతుంది మీకు ముందు బ్లూ UV ఉంది మీకు ఆకుపచ్చ రంగులో ఉంది మరియు మీకు చాలా ఎరుపు రంగు ఉంటుంది ఇది ఈ రకమైనది మీరు ఈ గేమ్ ఆడుతున్న ప్రాంతం కాబట్టి మీరు ఏమి అడుగుతున్నారో జాగ్రత్తగా ఉండండి మీరు ఏది అడిగినా అది మీకు లభిస్తుంది కాబట్టి ఈ ఫ్లోరోసెంట్ అసెంబ్లీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కానీ నా పక్షపాతంతో నేను మీకు చెప్పినట్లుగా ఫ్లోరోసెన్స్ని జోడించే నిబంధనను కలిగి ఉండాలని నేను మీకు సిఫార్సు చేస్తాను దాని ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు ఎందుకంటే ఇది అవసరం కాబట్టి వదిలివేయవద్దు ఏదైనా లైబ్రరీ సెటప్ దాని కెమికల్ బయాలజీ ల్యాబ్ లేదా బయో ఇంజనీరింగ్ సౌకర్యం లేదా టిష్యూ ఇంజనీరింగ్ సౌకర్యం లేదా మెటీరియల్ సెల్ ఇంటర్ఫేస్ ఫెసిలిటీ ఫ్లోరోసెంట్లో లేదా డెవలప్మెంట్ బయాలజీ సౌకర్యం అవసరం కాబట్టి దాన్ని పొందేందుకు బదులుగా దానిపై ఫ్యూగల్గా మారకండి మీరు ఎలాంటి లేజర్ డయోడ్లను పొందుతున్నారో గుర్తుంచుకోండి మరియు మీకు ఏదైనా గందరగోళం ఉంటే మైక్రాన్ల కాపీపై సరైన మాన్యువల్ని పట్టుకోండి మరియు నేను మీకు చెప్పాను మరియు నేను ఏమి ప్రయత్నిస్తున్నానో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మరియు నేను చెప్పేదేమిటంటే మీరు ఎదుర్కొనబోయే ఆచరణాత్మకమైన అడ్డంకులు మేము చెప్పే పుస్తకాలు కానీ మీరు ఎక్కువగా కనిపిస్తారు మరియు విక్రేత మీకు ఎప్పటికీ చెప్పరు విక్రేత తన వస్తువులను విక్రయించాలనుకుంటాడు కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే సమస్య ఇది అని చెప్పబోతున్నాను మీరు ఈ సమస్యను ఎదుర్కోవాలనుకుంటున్నారు మీరు వస్తువులను కొనుగోలు చేస్తారని మీరు నిర్ధారించుకున్నారని వారు తెలుసుకుంటారు ఆపై మీరు దీన్ని జోడించాల్సిందిగా వారు మిమ్మల్ని అడుగుతారు కాబట్టి ట్రిక్ లో పడకండి ఈ కోర్సులో అవసరమయ్యే కొన్ని ఇతర పరికరాల గురించి మాట్లాడుతాము ఇక్కడ కూడా మీకు రెండు వైపులా అవసరమైన వాటిలో ఒకటి PH మీటర్ ఎందుకంటే నేను మీరు ఏ రకమైన మాధ్యమంతో ఏ రకమైన బఫర్ సిస్టమ్తో వ్యవహరిస్తున్నా మీరు గ్రిడ్ ద్వారా తప్పనిసరిగా PH మీటర్ కలిగి ఉండాలి స్థానిక నాణ్యత గల బీచ్ మీటర్ మరియు దానిని సురక్షితమైన మూలలో లేదా సురక్షితమైన స్థలంలో ఉంచండి మరియు స్టాండ్లో ఉంచి దాని ప్రమాణాలను నిర్ధారించుకోండి ఎందుకంటే PH మీటర్లు మీకు తెలిసినట్లుగా 11 పేజీ 7వ పేజీలో 10వ పేజీలో మీకు తెలిసిన ప్రమాణాలతో వస్తాయి a లో అవి సరిగ్గా మూసి ఉంచబడతాయి మరియు మీరు కొలవగల ఒక రకమైన స్పాట్ను కలిగి ఉంటారు ఆ వరుసలో PH మీటర్ కాకుండా మరొక పరికరం ఉంటుంది నేను ఎప్పటికప్పుడు సందర్శించే చాలా ల్యాబ్లు ఓస్మోమీటర్ అని పిలువబడే చాలా ముఖ్యమైన వాటిని కలిగి ఉండవు కాబట్టి సామాన్య భాషలో ఓస్మోలారిటీ అంటే ఇక్కడ నా దగ్గర ఒక బాటిల్ ఉంది మరియు ఇది ద్రవం అని అనుకుందాం మరియు నా దగ్గర కొన్ని ఇతర రకాల కణాలు ఉన్నాయి అందులో ఆకుపచ్చ రంగులు కణాలను చూపుతున్నాయి మరియు ఈ కణాలు ఒత్తిడిని ఉత్పత్తి చేస్తాయి ఇది అబ్బాయిలు తప్పనిసరిగా అధ్యయనం చేసి ఉండాల్సిన కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు పదార్థం యొక్క ఓస్మోమీటర్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ప్రాసెస్ అని పిలువబడే దాన్ని ఉపయోగించి ఉపయోగించబడుతోంది మరియు నేను ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ప్రాసెస్లోకి వెళ్లడం లేదు ఎందుకంటే ఇది కొలిగేటివ్ ప్రాపర్టీని అధ్యయనం చేస్తుంది మీరు మీకు సరళమైన భాషలో ఎంత నిష్పత్తిలో ద్రావణంలో ఎంత నిష్పత్తిలో ఉందో తెలియజేస్తే మరియు మీరు మన శరీర ద్రవం గురించి మాట్లాడినట్లయితే అది దాదాపు 320 మిల్లీయోస్మోల్స్ ఎలా ఉందో అది తప్పనిసరిగా మీ అదనపు సెల్యులార్ ద్రవం సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ ఇది దాదాపు 220 మిల్లీయోస్మోల్స్ కంటే కనీసం 100 పరిమాణం తక్కువగా ఉంటుంది ఈ విలువలు ఎందుకు ముఖ్యమైనవి మరియు దీన్ని మరోసారి మీకు చెప్పడానికి నేను ఎందుకు బాధ పడుతున్నాను కాబట్టి మీరు న్యూరల్ కల్చర్ న్యూరాన్ల కోసం ఒక మాధ్యమాన్ని అభివృద్ధి చేయడంలో పని చేస్తున్నారని అనుకుందాం కాబట్టి మీరు ఈ చిత్రాన్ని చూస్తే న్యూరాన్లు కాబట్టి ఉదాహరణకు వారు హిప్పోకాంపల్ న్యూరాన్ లేదా కార్టికల్ న్యూరాన్ లేదా మెదడులోని ఏదైనా భాగాన్ని కలిగి ఉన్న కల్చర్ మీరు కోరుకుంటారు కాబట్టి ఇవి రక్త మెదడు అవరోధం BBB ద్వారా రక్షించబడతాయి మరియు అవి సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ CSF సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ బ్లడ్ బ్రెయిన్ బారియర్లో స్నానం చేస్తాయి కాబట్టి మీరు న్యూరోనల్ కణాల కోసం ఒక మాధ్యమాన్ని అభివృద్ధి చేస్తుంటే మిల్లు ఓస్మోలారిటీ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి కాబట్టి దాదాపు 320 మిల్లియోస్మోల్లు ఉన్న రక్తంతో పరోక్ష సంబంధం ఉన్న శరీరంలోని ఇతర కణ రకాలకు వ్యతిరేకంగా చాలా న్యూరాన్లు 2 హన్ 220 నుండి 230 మధ్య లేదా 260 మిల్లియోస్మోల్ల మధ్య మెరుగ్గా పెరుగుతాయి కాబట్టి చాలా సార్లు మీ కణాలు ముఖ్యంగా న్యూరాన్లు లేదా న్యూరాన్ కణాలను ఉత్పన్నం చేయడం వంటి పెళుసుగా చనిపోతాయి ఎందుకంటే మీ సెల్ చాలా ఎక్కువ ఓస్మోలారిటీని కలిగి ఉంటుంది లేదా మీరు సరైన పెరుగుదలను చూడలేరు కాబట్టి ఉదాహరణకు ఒకసారి మేము మాధ్యమానికి వెళితే మీరు d m a m వంటి మీడియం గ్రహిస్తారు వీటన్నింటికీ F 12 ఉంది HAM ఇవి వేర్వేరు మధ్యస్థ పేర్లు అవన్నీ చాలా ఎక్కువ ఓస్మోలారిటీ విలువలను కలిగి ఉంటాయి ఇటీవలి కాలంలోని కొన్ని మాధ్యమాలతో పోలిస్తే న్యూరో బేస్ సెల్ వంటి వాటిని ప్రత్యేకంగా ప్రొఫెసర్ బ్రియర్ మరియు సదరన్ వైద్య పాఠశాల అభివృద్ధి చేసింది ఇవి 220 250 మిల్లియోస్మోల్స్లో తిరుగుతున్నాయి కాబట్టి మీరు ఉపయోగిస్తున్న మాధ్యమం యొక్క ఓస్మోలారిటీ విలువ ఎంత అని మీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎపెన్డార్ఫ్ ట్యూబ్లో లాగా తీసుకోవాలి లేదా మీరు మీడియం మిస్టర్ రాయల్ పద్ధతిలో చిన్న నమూనాను తీసుకోవాలి మరియు మీరు దానిని పరీక్షించండి అంటే ఈ పరికరం చాలా ఆసక్తికరమైన కొలిగేటివ్ ప్రాపర్టీ మరియు దాని సరదాగా ఉంటుంది కాబట్టి ఇది ట్రాక్ చేయడానికి ఒక రకమైనది కాబట్టి మీరు ఓస్మోమీటర్ను సరిగ్గా ఉంచే ప్రదేశాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా చూడండి మేము కౌంటర్టాప్ కోసం కేటాయించిన స్థలాన్ని కవర్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు PH మీటర్కు మీరు ఓస్మోమీటర్ని కలిగి ఉంటారు మీకు ఎక్కడో అవసరమని నేను పేర్కొన్నది ఇప్పుడు మాకు అవసరం ఎందుకంటే మీరు సెల్ లైన్లను ఉపయోగిస్తుంటే మీరు సెల్ లైన్లను కరిగించవలసి ఉంటుంది మీరు ఏదైనా స్తంభింపచేసిన మాధ్యమాన్ని ఉపయోగిస్తుంటే మీరు దానిని కరిగించాలి కాబట్టి మంచి ఆలోచన ఏమిటంటే మూలలో ఎక్కడైనా చిన్న నీటి స్నానం చేయడం మంచిది మీరు నీటి స్నానం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జోన్ వద్ద చాలా నీటి చిందటం జరుగుతుంది కాబట్టి రెండవది నేను దీన్ని మరచిపోయే ముందు మీరు ఒక సింక్ని కలిగి ఉండాలి కాబట్టి మీరు లోపలి సెల్ కల్చర్ సదుపాయంలో ఎక్కడో మరొక సింక్ను వక్రీకరించాలి ఒక చిన్న సింక్ మరియు సింక్కి ఆనుకుని మీరు నీటి స్నానం చేయాలి ఎందుకంటే మీరు ఈ నీటి స్నానాన్ని నింపాలి కాబట్టి మీరు దేనిలోనైనా నీటిని తీసుకువెళ్లి దానిలోకి వెళ్లకూడదు లేదా మీకు వేరే ఎంపిక ఉంది ఇక్కడ బయట ఎక్కడో ఒక నీటి స్నానం ఉంచడం మీకు అవసరం కావచ్చు కాబట్టి మీరు ఎలాంటి నీటి స్నానానికి వెళ్తున్నారు మరియు నీటి స్నానం ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో ఆలోచించండి ఎందుకంటే మీకు నీటి స్నానం అవసరం కాబట్టి ఆ సందర్భంలో మీరు దాని ప్రక్కనే నీటి స్నానంతో పాటు సింక్ కలిగి ఉండాలి ఆ విధంగా మీరు విషయాలు వ్రాయడం లేదని మీకు తెలుసని మీరు నిర్ధారిస్తారు మరియు లోపల మరొక సింక్ని ఉంచడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన కాకపోవచ్చు ఎందుకంటే మీరు చేతులు కడుక్కోవడానికి పని చేస్తున్నారు మరియు పక్క గదికి వెళ్లడం మీకు తెలుసు లేదా మీరు లోపల ఉన్న తర్వాతి రెండు నుండి వస్తున్నారు మీ చేతులు కడుక్కోండి లేదా మీరు నిజంగా తగ్గించాలనుకుంటే మీరు మరొకటి సింక్ చేయవచ్చు ఇవన్నీ మీ వద్ద ఉన్న స్థలం యొక్క మొత్తం పని అది గమ్మత్తైనదని నా ఉద్దేశ్యం కాబట్టి మీకు ఏది అవసరమో దాని గురించి ఆలోచించండి కాబట్టి ఖచ్చితంగా నీటి స్నానం అవసరం అవుతుంది దానిపై ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు విషయం ఏమిటంటే మీరు ఇక్కడ ఒక నీటి స్నానంతో బయటపడవచ్చు ఇక్కడ ఎక్కడైనా మీరు నీటి స్నానం చేయవచ్చు లేదా మీరు ఇక్కడ నీటి స్నానం చేయవచ్చు కానీ ఆ సందర్భంలో మేము ప్రయాణించవలసి ఉంటుంది ఇలా ముందుకు వెనుకకు మరియు నేను మరచిపోయిన మరో విషయం ఏమిటంటే మీరు పని చేస్తున్నప్పుడు లేదా మీరు కెమెరాను ఉపయోగించడం లేదా కొనుగోలు చేయడం ద్వారా కుస్తీ పడుతున్నప్పుడు మీకు ఒక సెకను తెలుసు కాబట్టి మీరు మంచి నాణ్యత గల కెమెరాల కోసం ఎదురు చూస్తున్నారని మీకు తెలిసిన కంపెనీలు జీస్ నికాన్ అని మీకు తెలుసు మీరు ఒలింపస్ గురించి కూడా ఆలోచించవచ్చు కానీ మళ్లీ ఇది మీ బడ్జెట్కు సంబంధించినది మరియు మీరు ఎక్కడ హిట్ చేయాలనుకుంటున్నారు మరియు ఎంత వరకు హిట్ చేయాలనుకుంటున్నారు ఇది మరియు మరొక విషయం మీ మైక్రోస్కోప్ పైన కెమెరా కావాలా మళ్ళీ నా దూరదృష్టి నుండి నేను దాని కోసం వెళ్ళమని సిఫారసు చేస్తాను ఎందుకంటే ఇది నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు చెప్పండి ఉదాహరణకు మీరు అద్భుతమైన ఫ్లోరోసెంట్ చిత్రాన్ని తీయాలనుకుంటున్నారు మీరు తర్వాత కొన్ని కాన్ఫోకల్ మైక్రోస్కోపీ లేదా ఏదైనా చేయాలనుకుంటున్నారు కానీ మీరు చేయాలనుకుంటున్నారు ఆ చిత్రాన్ని తీయండి లేదా మీ సెల్లు కొన్ని ఫ్లోరోసెంట్ నానో మెటీరియల్ లేదా మరేదైనా ఇతర పదార్థాలకు కట్టుబడి ఉంటాయి కాబట్టి కెమెరాను కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచి ఆలోచన మరియు కెమెరాతో పాటు మీరు ఏ కంపెనీ కెమెరా ద్వారా వెళ్లబోతున్నారో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే కెమెరాకు సరిపోయేలా చేయడం కెమెరా రిజల్యూషన్గా ఉంటుంది కాబట్టి Hamamatsu వంటి కంపెనీలు నిజంగా మంచి నాణ్యత గల కెమెరాను విక్రయిస్తాయి అయితే మీరు సిస్టమ్లోకి కెమెరాను కలిగి ఉన్నట్లయితే మీరు మీ ప్రక్కనే ఒక మానిటర్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా చిత్రాలను తీయండి కాబట్టి మీ మైక్రోస్కోప్ కంప్యూటర్ సెటప్కు సెట్టింగ్ సర్దుబాటును కలిగి ఉంటుంది మరియు మైక్రోస్కోప్ యొక్క కంప్యూట్ విక్రేత మేము మీకు సాఫ్ట్వేర్ను అందిస్తాము మరియు మీరు దానితో పాటు ఇమేజ్ ప్రాసెసర్ ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ను కలిగి ఉండాలి కాబట్టి మీరు పోటీలో ఉన్నప్పుడు లేదా మీరు నిజంగా మంచి నాణ్యమైన పనిని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ధర నిరంతరం ఎలా పెరుగుతుందో మీరు చెబుతున్నారు మరియు ఇవి చాలా అవసరం అని నేను చెప్తున్నాను కాబట్టి వారు 0 అని చాలా అసంపూర్ణంగా ఎందుకు మారుతుంది మీరు సదుపాయాన్ని నిర్మించడం ప్రారంభించినప్పుడు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు లేదా తెలిసిన కొంతమంది సహోద్యోగులు దానిని ఉపయోగించబోయే వినియోగదారు సమూహంలో చర్చిస్తారు ఇది పూర్తిగా ఆలోచించడం చాలా అవసరం మేము జోడించే తదుపరి తరగతిలో నేను ఇక్కడ మూసివేస్తాను కాబట్టి దీనికి కొత్త ఉదాహరణ ఇది మరింత మెరుగ్గా మరియు మరింత అందమైన సౌకర్యాన్ని చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం మాట్లాడినవన్నీ గుర్తుచేసుకుందాం లక్ష్యాల గురించి కొన్ని ప్రాథమిక సమాచారం గురించి మాట్లాడాము ఓస్మోమీటర్ అవసరం గురించి మాట్లాడాము బహుళ PH మీటర్ల అవసరం గురించి మాట్లాడాము మేము మాట్లాడాము నీటి స్నానాలు అక్కడ ఉంచాలి మరియు చివరికి మైక్రోస్కోప్ యొక్క ప్రాథమిక సెటప్తో పాటు కెమెరా సెటప్ను కలిగి ఉండాలని మేము మాట్లాడాము మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లతో పాటు మానిటర్ను కలిగి ఉండటం అవసరం ఇది మైక్రోస్కోప్ తయారీదారులచే అందించబడుతుంది మరియు విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఫోటోషాప్ లేదా ఏదైనా ఇన్స్టాల్ చేసి ఉండాలి ఇక్కడ మీరు చిత్రాలను బదిలీ చేస్తారు లేదా మీరు వీడియోను రూపొందించవచ్చు మీకు ఉన్న సౌకర్యాలు సరే ధన్యవాదాలు